మీ అందరికీ శుభాకాంక్షలు మరియు ఫలిత ఆధారిత విద్యపై మాడ్యూల్ 1 యూనిట్ 4 కు స్వాగతం యూనిట్ 4 లో మనం చూసినది "నేర్చుకోవడం" "అంచనా వేయడం" మరియు "బోధన" కు సంబంధించినది అభ్యాసం క్రొత్త జ్ఞానం ప్రవర్తన నైపుణ్యాలు విలువలు ప్రాధాన్యతలు లేదా అవగాహనను సముపార్జించడం అని భావించాము మరియు అభ్యాసానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి మరియు అభ్యాస సిద్ధాంతాలన్నీ పరస్పరం ప్రత్యేకమైనవి కావు ప్రతి సిద్ధాంతం "నేర్చుకోవడం" యొక్క కొన్ని అంశాలను నొక్కిచెప్పవచ్చు మరియు వాస్తవానికి నేర్చుకునే అన్ని సిద్ధాంతాల నుండి లక్షణాలు లేదా ఇన్పుట్లను తీసుకునే సూచనలను రూపొందించవచ్చు అభ్యాస పరంగా అంచనా యొక్క కేంద్రీకృతను పరిశీలించడానికి ప్రయత్నించాము మరియు అంచనా ద్వారా సులభతరం చేయబడతాయి మంచి అభ్యాసాన్ని సులభతరం చేయడానికి అసెస్మెంట్ నిజంగా చాలా శక్తివంతమైన సాధనం ఇన్స్ట్రక్షన్ అనేది మంచి బోధనను సులభతరం చేయడానికి బోధనా కార్యక్రమాల శ్రేణిని నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తుంది మరియు నిర్వహిస్తుంది మనం తరువాత మాడ్యూళ్ళలో అసెస్మెంట్ మరియు ఇన్స్ట్రక్షన్ రెండింటినీ చూస్తాము ఈ యూనిట్ యొక్క ఫలితం ఏమిటంటే ఫలిత ఆధారిత విద్య యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడం ఫలితం అంటే ఏమిటి మరియు దాని అతి ముఖ్యమైన లక్షణాలను అర్థం చేసుకుంటాము ఒక ప్రోగ్రామ్ లేదా కోర్సు యొక్క ఫలితాలను వివిధ సందర్భాల్లో వ్రాయడం మరియు నిర్వచించడం కోసం మనం అనేక సెషన్లను కేటాయిస్తాము అప్పుడు ఈ యూనిట్ చివరలో అభ్యాసకుడు ఇచ్చిన ఫలిత స్టేట్మెంట్ స్థాయిని గుర్తించి దాని సముచిత లేదా పరిశీలనాత్మకత మరియు కొలతపై వ్యాఖ్యానించగలగాలి మరియు మనం 4 స్థాయి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాము మనం వాటిని PEO లు PO లు PSO లు మరియు CO లు అని పిలుస్తాము మనం ప్రతీ దానిని తరువాత వివరిస్తాము OBE ఎలా ప్రారంభమైంది 1970 ల నుండి అనేక దేశాలలో విధాన రూపకర్తలు మరియు వాటాదారులు విద్యార్ధులు ఏమి నేర్చుకుంటున్నారు పాఠశాలల్లో లేదా ఉన్నత విద్యా సంస్థలలో ఒక రకమైన పట్టు కలిగి ఉండాలని నొక్కి చెబుతున్నారు తద్వారా విద్యార్థులు సరిగ్గా ఏమి నేర్చుకుంటున్నారో క్వాంటిఫై చేయవచ్చు లేదా సంగ్రహించవచ్చు ఫలిత ఆధారిత విద్య అనే పదాన్ని 1994 లో విలియం స్పాడీ తన పుస్తకంలో ఉపయోగించారు మరియు సమర్పించారు ఆ పుస్తకం పేరు "ఫలిత ఆధారిత విద్య క్లిష్టమైన సమస్యలు మరియు సమాధానాలు" అభ్యాసకులు ఈ పుస్తకాన్ని చూడాలని నేను సిఫార్సు చేస్తున్నాను మరియు ఇది అందుబాటులో ఉంది దీన్ని ఇంటర్నెట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే అబ్యాసాన్ని 1997 లో USA యొక్క అక్రెడిటేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ABET కొనసాగించింది EC2000 గా లేబుల్ చేయబడిన ఇంజనీరింగ్ ప్రమాణం 2000 ను స్వీకరించింది ఇది దృష్టిని ఇన్పుట్ల నుండి దూరంగా తీసుకువెళ్ళింది ఇన్పుట్లు అంటే ఫలితాన్ని పొందడానికి విద్యార్థులకు ఏ విధమైన వనరులను ఉపయోగించి బోధించాము తద్వారా వారు ఎంత నేర్చుకోగలిగారు కాబట్టి ఫలిత ఆధారిత విద్య యొక్క సారాంశం ఏమిటంటే బోధించిన విషయాల పై దృష్టి ఉంచకుండా విద్యార్థులు నేర్చుకున్నదాని పై దృష్టి కేంద్రీకరించబడుతుంది విలియం స్పాడి గురించి కొంచెం తెలుసుకుందాం ఫలిత ఆధారిత విద్య అంటే విద్యార్ధులందరూ తమ అభ్యాస ముగింపులో విజయవంతం అవ్వడానికి ఒక విద్యా వ్యవస్థకి గల ఆవశ్యత లపై స్పష్టంగా దృష్టి పెట్టడం మరియు నిర్వహించడం ఆవశ్యకత అనేది చాలా ముఖ్యమైన అంశం ఆవశ్యకత అనేది చాలా కీలక పదం 'తప్పనిసరిగా కావాల్సినది' అనే పదానికి 'అవసరం' అనబడే దాని కంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మొత్తం విషయం ముందే నిర్వచించిన ఫలితాలకు మాత్రమే పరిమితం కాకూడదు దీని అర్థం ఏమిటంటే ప్రప్రధమంగా విద్యార్థులలు విజయవంతం కావడానికి ముఖ్యమైనవి ఏవి అనే దానిపై స్పష్టత ఉండాలి ఆపై ఈ అభ్యాసం చివరికి విజయవంతంగా జరిగేలా చూసుకోవడానికి కరికులం బోధన మరియు అసెస్మెంట్ ని క్రమబద్ధంగా నిర్వహించగలగాలి కాబట్టి OBE లేదా ఫలిత ఆధారిత విద్య యొక్క సారాంశం ఏమిటంటే కరికులం బోధన మరియు అసెస్మెంట్ అన్నీ మీరు పేర్కొన్న ఫలితాలు సాధించే విధంగా ప్రణాళిక రూపొందించవలసి ఉంటుంది ఇది అందరికీ కేంద్రంగా పనిచేస్తుంది మరియు ప్రతి కోర్సును ప్రోగ్రామ్లోని మిగిలిన కార్యకలాపాలతో సంబంధం లేని స్వతంత్ర సంస్థగా పరిగణించటానికి విద్యాసంస్థలలో చాలా సాధారణ పద్ధత ఏమిటి అని కూడా ఇది నిర్ధారిస్తుంది ప్రోగ్రామ్ అనేది దృష్టి మరియు అది వ్యక్తిగత కోర్సు కానవసరం లేదు మరియు స్పాడీ ఫలిత ఆధారిత విద్యను పరిగణించినప్పుడు అతని దృష్టి పాఠశాల విద్యపై ఉంది ABET చేసినప్పుడు ఈ ఫలిత భావనను ఉన్నత విద్యకు కూడా విస్తరించింది ఇప్పుడు ఇది ఒక రకమైన అంగీకరించబడిన అభ్యాసం లేదా భారతదేశంలో ఉన్నత విద్యా కార్యక్రమాల రూపకల్పన మరియు నిర్వహణకు ప్రాతిపదికగా అధికారికంగా అంగీకరించబడింది ఇప్పుడు నేర్చుకోవడం యొక్క ఫలితాలు ఎందుకంటే అభ్యాస ఫలితాలు విద్యావేత్తలు విద్య మనస్తత్వవేత్తలు మరియు చాలా మంది ప్రజల ఆందోళన అనేక దశాబ్దాలుగా బహుశా 60 70 సంవత్సరాలకు పైగా ఉండవచ్చు ఆ కారణంగా నేర్చుకోవడం యొక్క ఒకే ఫలితాలను సూచించడానికి అనేక పదాలు ఉపయోగించబడ్డాయి సాహిత్యం నుండి ఈ క్రింది పదాలు ఉపయోగించబడ్డాయి అని కనుగొన్నాము ఫలితాలు అభ్యాస ఫలితాలు ఉద్దేశించిన అభ్యాస ఫలితాలు బోధనా లక్ష్యాలు విద్యా లక్ష్యాలు ప్రవర్తనా లక్ష్యాలు పనితీరు లక్ష్యాలు టెర్మినల్ లక్ష్యాలు సాధారణ బోధనా లక్ష్యాలు నిర్దిష్ట అభ్యాస ఫలితాలు సబార్డినేట్ నైపుణ్యాలు సబార్డినేట్ లక్ష్యాలు సామర్థ్యాలు ఇవన్నీ ఒకదానికొకటి సమానంగా ఉంటాయి కానీ కొంతమంది కొన్ని పదాలను ఇతర వాటి నుండి నిర్దిష్ట సందర్భానుసారం వేరుచేశారు ఉదాహరణకు యుఎస్ఎ పరంగా నేడు కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫలిత ఆధారిత విద్య నుండి కొద్దిగా భిన్నంగా ఉంది అని భావించారు కాంపిటెన్సీ ఆధారిత విద్య అంటే ఏమిటో ఇప్పుడు చింతించకండి వేర్వేరు విద్యావేత్తలు ఈ పదాలను చాలా నిర్దిష్టంగా సందర్భానుసారం అర్ధం చేసుకోవడానికి ఉపయోగించవచ్చని చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా ఇచ్చాను ఇప్పుడు ఫలితం ఏమిటి మనం దానిని అధికారికంగా నిర్వచిస్తాము ఇక్కడ ఫలితం ఏమిటంటే అభ్యాసకుడు తమ అభ్యాస అనుభవం ఫలితంగా చేయగలిగేది ఇది చాలా సరళమైనదని నేను భావిస్తున్నాను మరియు ఫలితం అంటే ఏమిటి అనే దానికి ఇది పూర్తి నిర్వచనం దానిపై మరింతగా వివరించాల్సిన అవసరం లేదు ఇది చాలా సులభమైన నిర్వచనం ఇది సూచించేది ఏమిటంటే "నా అభ్యాస అనుభవానికి ముందు నేను చేయలేకపోయినదాన్ని నేర్చుకున్న అనుభవం తర్వాత నేను ఏదైనా చేయగలను" కాబట్టి ఆచారణ పైన దృష్టి ఉంటుంది కానీ 'తెలుసు' 'అవగాహన ఉంది' వంటి పదాల పై కాదు కాబట్టి చేయడం మరియు ఆచరించడం వంటివి ముఖ్యమైన పదాలు వాటికి ప్రాధాన్యత ఉంది అని దయచేసి గమనించండి అధికారిక విద్య సందర్భంలో విద్య యొక్క ఫలితం ఏమిటంటే విద్యార్థి 2 సంవత్సరాల 3 సంవత్సరాల 4 సంవత్సరాల ప్రోగ్రామ్ లేదా ఒక కోర్సు కోర్సులో ఉండే ఒక ప్రోగ్రామ్ చివరిలో ఏమి చేయగలడు అని కాంటెక్స్ట్ అనేది ఒక సెమిస్టర్ కోర్సు లేదా ఒక కోర్సులో భాగమైన బోధనా యూనిట్ 1 నుండి 4 5 గంటల కార్యాచరణను కలిగి ఉంటుంది ఫలితం యొక్క మరొక ప్రధాన లక్షణం ఫలితాలు వాటాదారులలో సమర్థవంతమైన పరస్పర చర్యకు ఆధారాన్ని అందిస్తాయి వాటాదారులు ఎవరు విద్యార్థులు అధ్యాపకులు తల్లిదండ్రులు పరిశ్రమలు నిర్వహణ ప్రభుత్వ సంస్థలు మొదలైన వాటితో ప్రారంభించడం కాబట్టి మీరు ఒక ప్రోగ్రామ్ లేదా కోర్సు గురించి మాట్లాడాలనుకుంటే వాటాదారుల మధ్య సంభాషణ లేదా వాటాదారుల మధ్య చర్చ ఫలితాల పరంగా ఉంటుంది ఒకరు చర్చించగలరు ఒకదానికొకటి భిన్నంగా ఉంటారు కాని చివరికి ఒకరు వెతుకుతున్న ఫలితం ఏమిటనే దానిపై ఒక ఒప్పందానికి రావచ్చు ఇప్పుడు ఫలిత ఆధారిత విద్య ఏమిటో అధికారికంగా నిర్వచించిద్దాము OBE అనేది విద్యకు సంబంధించిన ఒక విధానం దీనిలో కరికులం బోధన మరియు అసెస్మెంట్ పై నిర్ణయాలు నిష్క్రమణ అభ్యాస ఫలితాల ద్వారా నడపబడతాయి విద్యార్థి ప్రోగ్రామ్ లేదా కోర్సు చివరిలో ప్రదర్శించాలి దయచేసి విద్యార్థి ప్రదర్శించాల్సిన నిష్క్రమణ అభ్యాస ఫలితాలను గమనించండి ఎందుకంటే ఇప్పుడు ఫలితాలు ఒకటి కంటే ఎక్కువ అవి చాలా ఉంటాయి కాబట్టి విద్యార్థి ఈ ఫలితాల సాధనను ఒక ప్రోగ్రామ్ చివరిలో లేదా ఒక కోర్సు చివరిలో ప్రదర్శించగలగాలి కొన్నిసార్లు అతను దానిని బోధనా విభాగానికి కూడా వర్తించవచ్చు ఇప్పుడు ఇక్కడ ఫలిత ఆధారిత విద్య ఉత్పత్తి ప్రక్రియను నిర్వచిస్తుంది దాని అర్థం ఏమిటి మొదట మనం ఉత్పత్తిని నిర్వచించాము ఉత్పత్తి ఏమిటి ఒక ప్రోగ్రామ్ లేదా కోర్సు చివరిలో విద్యార్థి ప్రదర్శించాల్సిన అభ్యాస ఫలితాలు దానిని నిర్వచించిన తరువాత ఆ ఫలితాలను సాధించడానికి దారితీసే అన్ని ప్రక్రియలు ఉత్పత్తులను నిర్వచించే పర్యవసానంగా వస్తాయి అంటే మొదట ఉత్పత్తిని నిర్వచించాలి మరియు తరువాత ప్రక్రియ అన్ని పరిశ్రమల విషయంలో కూడా ఇది నిజం వారు ఒక ఉత్పత్తిని విడుదల చేయాలనుకున్నప్పుడు వారు మొదట ఏదో రూపకల్పన చేయరు మరియు తరువాత ఇది వినియోగదారులు కొనుగోలు చేయవలసిన ఉత్పత్తి అని చెప్పరు మీరు ఉత్పత్తి లక్షణాలు ఏమిటో నిర్వచించి వెనుకకు పని చేస్తారు ఇది విద్యా ప్రక్రియకు ప్రాధాన్యతనిచ్చే ఇన్పుట్ ఆధారిత విద్యకు వ్యతిరేకం మరియు ఫలితం ఏమైనా అంగీకరించడం మాకు సంతోషంగా ఉంది మరియు ఇప్పటికీ యాదృచ్ఛికంగా ఇది ఎల్లప్పుడూ అవాంఛనీయమైనది కాదు కానీ యాదృచ్ఛికంగా లేదా దురదృష్టవశాత్తు ముఖ్యంగా ఉన్నత విద్యలో ఇది జరుగుతుంది నేను ముఖ్యమైనదిగా భావించేదాన్ని నేర్పిస్తాను మరియు సెమిస్టర్ చివరిలో మీరు అంగీకరించి వాటిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు OBE యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుదాం మొదటి విషయం " చిత్యం" ఇది ఫలిత ఆధారిత విద్య సాధన కోసం ఫిట్నెస్ను మరియు సామర్ధ్యం కోసం విద్యను ప్రోత్సహిస్తుంది ప్రాక్టీస్కు ఫిట్నెస్ అంటే ఏమిటి ఒక సివిల్ ఇంజనీర్ ని తీసుకుందాం సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం నుండి బయటకు వస్తే అతను ఎలాంటి పనులు చేయగలడు ఇది పరిశ్రమ యొక్క ప్రస్తుత స్థితి మరియు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అవసరమైన లేదా ఇవ్వబడిన జ్ఞానం మరియు నైపుణ్యం సెట్లపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకరు సహేతుకంగా సిద్ధంగా ఉన్నారు అంటే అతను తన అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వెంటనే అతను మరుసటి రోజు నుండి పరిశ్రమకు అవసరమైన విధంగా పని చేయడం ప్రారంభించాడని కాదు కానీ అతను జ్ఞానం మరియు నైపుణ్యం సమితితో సిద్ధంగా ఉన్నాడు మరియు సంస్థ యొక్క అవసరానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేయడం కోసం అతనికి కొద్ది సమయం పట్టవచ్చు సామర్ధ్యం కోసం విద్య దాని అర్థం ఏమిటంటే సామర్ధ్యం మరియు కాంపిటెన్స్ అవి కొంత భిన్నంగా ఉంటాయి కాంపిటెన్స్ అంటే మీకు ఇప్పటికే ఉన్న నైపుణ్యాలు మరియు జ్ఞానం సామర్ధ్యం అంటే మీకు ఇదివరకే తెలియని సమస్యని మీ సామర్థ్యాలను ఉపయోగించి పరిష్కరించడం కాబట్టి మీరు మీ గ్రాడ్యుయేట్లను సమర్థులుగా చేస్తున్నారు సామర్థ్యం అంటే వారు ఇప్పటికే తెలియని వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉంటారు తదుపరి ప్రయోజనం "డిస్కోర్స్" సంస్థలోని ఫలితాలను గుర్తించే ప్రక్రియ ప్రాథమిక ప్రశ్నల చర్చను ప్రోత్సహిస్తే ఏమి జరుగుతుంది అందుకే మీరు ఫలితాలను వ్రాయడానికి ప్రయత్నించినప్పుడు అది ప్రోగ్రామ్ స్థాయిలో లేదా కోర్సు స్థాయిలో కూడా ఒకే వ్యక్తి రాయకూడదు ఇది ఎల్లప్పుడూ తోటి వారితో చర్చించడం ద్వారా సంతృప్తికరమైన ఫలితాలలు లభిస్తాయి మనం చేసిన డజన్ల కొద్దీ వర్క్షాపుల్లో దీనిని చర్చించాము ఇద్దరు లేదా ముగ్గురు అధ్యాపకులు తమ కోర్సు ఫలితాలను వ్రాయమని కోరినప్పుడల్లా వారిలో విపరీతమైన చర్చ జరిగింది మరియు ఖచ్చితంగా దాని ఫలితంగా చాలా మంచి ప్రకటనలు మెరుగైన ఫలిత ప్రకటనలు వస్తాయి తదుపరిది "స్పష్టత" విద్యా ప్రక్రియ సాధించడానికి ఉద్దేశించిన దాని యొక్క స్పష్టమైన ప్రకటన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు కరికులంను స్పష్టం చేస్తుంది మరియు బోధన మరియు అభ్యాసానికి దృష్టిని అందిస్తుంది కాబట్టి మీరు స్పష్టత సాధించాలి ఆ స్పష్టతను ఎలా సాధించాలి ఫలితాలు ఫలిత ప్రకటనలను ఎలా వ్రాయాలి అనేదాని గురించి తరువాత యూనిట్లో చర్చిద్దాము కానీ ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైనా అస్పష్టత ఉండదు మరియు ఇది విద్యార్థులకు నేర్చుకోవటానికి మరియు బోధన కోసం ఉపాధ్యాయులకు రెండింటినీ అందిస్తుంది ఫలిత ఆధారిత విద్య కరికులం ఏకీకరణకు బలమైన "ఫ్రేమ్వర్క్" ను అందిస్తుంది ఫలిత ఆధారిత విద్య మరియు జాతీయ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ సందర్భంలో వారు ఒక ప్రోగ్రామ్ యొక్క మొత్తం కరికులంను రూపొందించడానికి అద్భుతమైన బలమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తారు "జవాబుదారీతనం" కరికులం ఏమి సాధించగలదు అని స్పష్టమైన ప్రకటన ఇవ్వడం ద్వారా ఫలిత ఆధారిత విద్య జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే నేను ఒక నిర్దిష్ట కోర్సుతో సంబంధం కలిగి ఉన్నాను కొన్ని ఫలితాలను సాధించడానికి నా కోర్సు అవసరం అంటే నా కోర్సును జమ చేసే విద్యార్థులు కొన్ని ఫలితాలను సాధించాల్సిన అవసరం ఉంది ఈ ఫలితాలు ప్రోగ్రామ్ ఫలితాల యొక్క ఉపసమితిని మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాల యొక్క ఉపసమితిని పరిష్కరిస్తాయి అదే లెక్కన విద్యార్థులు తాము సాధించడానికి ప్రయత్నిస్తున్న దాని గురించి స్పష్టంగా ఉన్నారు మరియు వారు తమ సొంత అభ్యాసం మరియు ఫలిత ఆధారిత విద్యకు మరింత బాధ్యత తీసుకోవచ్చు తద్వారా నేర్చుకోవడం మరియు బోధన పట్ల విద్యార్థుల కేంద్రీకృత విధానాన్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ ఫలితాల్లో ఒకటి మరియు దీనిని మనం స్వీయ నిర్దేశిత అభ్యాసం అని పిలుస్తాము ఆపై "వశ్యత" అనేక మంది ఉపాధ్యాయులు చెప్పినట్లుగా ఫలిత ఆధారిత విద్య విద్యా వ్యూహాలను లేదా బోధనా పద్ధతులను పేర్కొనలేదు ఫలితం ఎలా ఉండాలో మాత్రమే చెబుతుంది దాని అర్థం మీరు దాన్ని ఎలా సాధించాలి అని కాదు మీరు దాన్ని ఎలా సాధించగలరో చెప్పడానికి సంబంధిత ఉపాధ్యాయుడికి దానికి అవసరమైన స్వేచ్ఛ ఉంది ఇది కోర్సు రూపకల్పనపై రెండవ మాడ్యూల్లో అంచనా వేయడానికి మార్గదర్శిగా కూడా పనిచేస్తుంది ఇక్కడ మనం ఫలితానికి అంచనాను గట్టిగా లింక్ చేస్తాము ఫలితాల పరంగా అసెస్మెంట్ చేయడం కొరకు ప్రణాళికని ఎలా రూపొందించగలము కరికులంని అంచనా వేయడంలో సులభతరం చేస్తుంది ఇది NBA నుండి కూడా అవసరం ఫలితాలు కరికులంను నిర్ణయించే బెంచ్మార్క్లను అందిస్తాయి మనం దాని గురించి తరువాత యూనిట్లలో మాట్లాడుతాము అది మీరు ఎంతవరకు ఫలితాలను సాధించారో కొలవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇవన్నీ ఫలిత ఆధారిత విద్య యొక్క ప్రయోజనాలు నేను OBE రిజర్వేషన్లు గురించి చెప్పినట్లుగా కొంతమంది అది విద్య యొక్క స్ఫూర్తికి వ్యతిరేకం అని గట్టిగా భావిస్తారు అన్వేషణ పరంగా స్వేచ్ఛ ఉండాలి మరియు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా OBE అనేది ఆవశ్యకతలను మాత్రమే తెలుపుతుంది 'కావాల్సినది' కాదు మరియు ఇంకా ఏమి చేయగలదో చూద్దాము కాబట్టి ఏ విధంగానూ OBE కొన్ని ముఖ్యమైన విషయాలకు హామీ ఇవ్వదు మరియు అంతకు మించి అది ఉపాధ్యాయుడికి సంబంధించినది అది సంస్థకి సంబంధించినది అంతకు మించి అన్వేషించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది ఏ విధంగానూ OBE విద్య యొక్క స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండదు ఎందుకంటే మీరు చాలా వివరంగా నిర్వచించినందున ఇది స్ట్రెయిట్ జాకెట్గా పరిగణించబడుతుంది మరోసారి నేను చెప్పినట్లుగా స్వయంప్రతిపత్తి లేని సంస్థలలో తప్ప మిగతా వాటిలో ఉపాధ్యాయులచే ఫలితాలు రాయబడతాయి ప్రపంచంలోని అన్ని అటానమస్ సంస్థలలో కోర్సును బోధించే ఉపాధ్యాయుడు ఫలితాలను వ్రాస్తాడు సెమిస్టర్ ప్రారంభంలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఏమిటో ప్రకటించాలని చెప్పడం న్యాయమేనని నేను భావిస్తున్నాను మరియు అతను ఆ ఫలితాలు ఎలా ఉండాలో రాయడానికి లేదా నిర్ణయించే స్వేచ్ఛ అతనికి ఉంది ఇప్పుడు ఫలిత ప్రకటన యొక్క లక్షణాలు ఏమిటి మొదటి విషయం ఏమిటంటే విద్యార్థి ఏమి చేయగలరో నిస్సందేహంగా పేర్కొనాలి ప్రకటన నిస్సందేహంగా ఉండాలి మరియు విద్యార్థులు ఆచరించేటప్పుడు లేదా చేసేటప్పుడు వారు గమనించగలగాలి మరియు అంచనా వేయాలి అతను తనకు పరిచయం ఉండాలి అని చెబితే అతనికి ప్రత్యక్షంగా తెలిసినదాన్ని నేను నేరుగా గమనించలేను కాబట్టి మీరు చెప్పేది ఏదైనా పరిశీలించదగినదిగా మరియు అంచనా వేయదగినదిగా ఉండాలి విద్యార్థి అది ఏమిటో అర్థం చేసుకోగలగాలి లేదా విద్యార్థి అర్థం చేసుకోగలగాలి అవి అర్థమయ్యేవి ఇది చాలా క్లిష్టమైన వాక్యంలో వ్రాయబడదు ఇక్కడ విద్యార్థికి నిజంగా అర్థం ఏమిటో అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది విద్యార్థి వారి అభ్యాసాన్ని ప్లాన్ చేయగల విధంగా వాటిని వ్రాయాలి ఇది కొన్ని మార్గదర్శకాలను అందిస్తుంది అంటే ఫలిత ప్రకటనలు స్పష్టంగా వ్రాయలి వివిధ యూనిట్లు మరియు మాడ్యూళ్ళలో పునరావృతమయ్యే మూడు సూత్రాలు ఇవి ఒక కోర్సు చివరిలో వారు ఏమి చేయగలరో స్పష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు బాగా నేర్చుకుంటారు విస్తృతమైన పరిశోధనల ద్వారా ఇది పదేపదే స్థాపించబడింది విద్యార్థులు కోర్సు యొక్క లక్ష్యాల గురించి చాలా స్పష్టంగా తెలియజేసినప్పుడు చాలా బాగా నేర్చుకుంటారు మరియు ఇక్కడ లక్ష్యాలు ఫలిత ప్రకటనలు అసెస్మెంట్ అంటే ఏమి చేయాలని భావిస్తున్నాము ఈ అమరిక సమస్య కొద్దిసేపటి తర్వాత వివరిస్తాను అంటే విద్యార్థి కొన్ని సమస్యలను పరిష్కరించగలగాలి అని నేను కోరుకుంటే అసెస్మెంట్ కూడా సమస్యలను పరిష్కరించమని అతన్ని అడగాలి అది మరేదీ కాదు అదే అమరిక ఇది ఫలిత ప్రకటనకు అస్పష్టంగా సంబంధించిన కొన్ని అంచనా కాదు అవి ఒకదానితో ఒకటి అమరికలో ఉండాలి ఇది పాఠశాల విద్యా స్థాయిలో లేదా ఉన్నత విద్యా స్థాయిలో చెల్లుతుంది మరియు వారు సాధించాలని ఆశించిన వాటిని పొందటానికి వీలుగా బోధనా కార్యకలాపాలు రూపొందించబడ్డాయి మరియు నిర్వహించబడతాయి అవసరమైతే విద్యార్థి ఒక నిర్దిష్ట వర్గ సమస్యలను పరిష్కరించగలగాలి మీరు పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి మీరు పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులకు వీలుగా బోధనా కార్యకలాపాలు రూపొందించాలి కాబట్టి ఇవి ఎల్లప్పుడూ మంచి అభ్యాసం యొక్క మూడు ప్రధాన సూత్రాలు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లకు ని పరిగణిస్తాము ఇందులో నాలుగు స్థాయిల ఫలితాలు గుర్తించబడతాయి వీటిని ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటారు ఫలితానికి బదులుగా ఆబ్జెక్టివ్ అనే పదాన్ని ఉపయోగిస్తాముదీని గురించి తరువాత వివరిస్తాము అప్పుడు మీకు ప్రోగ్రామ్ ఫలితాలు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలు మరియు కోర్సు ఫలితాలు ఉంటాయి ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత నాలుగైదు సంవత్సరాలలో కెరీర్ మరియు వృత్తిపరమైన విజయాలను వివరించే విస్తృత ప్రకటనలు ఇవి ఈ కార్యక్రమం గ్రాడ్యుయేట్లను సాధించడానికి సిద్ధం చేస్తోంది ఉదాహరణకు నేను మెకానికల్ ఇంజనీరింగ్ B మెకానికల్ ఇంజనీరింగ్లో నా గ్రాడ్యుయేట్లు మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో విస్తృతంగా పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను వారు అలా పనిచేయాలని నేను నిర్దేశించలేను కాని వారిలో ఎక్కువ మంది మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో పని చేయబోతున్నారు మరియు వారు గ్రాడ్యుయేట్లు నాలుగైదు సంవత్సరాలలో చేయగలుగుతారని మనం భావించే కొన్ని రకాల కార్యకలాపాలను వారు చేయగలుగుతారు పట్ట భద్రత తర్వాత అంటే 80 గ్రాడ్యుయేట్లు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేయరు కానీ మరెక్కడా పని చేస్తారు అప్పుడు అసలు B ప్రోగ్రామ్కు అర్థం లేదు దాని కోసం మీరు చాలా సమయం మరియు వనరులను వృధా చేయడం విలువైనది కాదు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ లక్ష్యాలను చూస్తున్నారని అర్థం గ్రాడ్యుయేషన్ తర్వాత నాలుగైదు సంవత్సరాల తర్వాత మీ విద్యార్థులు విస్తృతంగా చేస్తున్నారని మీరు ఆశించేదాన్ని చూస్తున్నారు ఉదాహరణకు ఒక నమూనా ఇవ్వబడింది గ్రాడ్యుయేట్లు నాలుగైదు సంవత్సరాల తరువాత ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని వర్తింపజేసి సామాజిక సమస్యలను పరిష్కరిస్తారు లేదా ఉన్నత విద్య మరియు పరిశోధనలను అభ్యసిస్తారు ఇది ఇలానే రాయాలని దాని అర్థం కాదు ఇది ఒక EEE ప్రోగ్రాం లేదా ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ B E ప్రోగ్రాం కి చెందిన నమూనా మాత్రమే ప్రోగ్రామ్ ఫలితాలకు వస్తే ప్రోగ్రామ్ ఫలితాలు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నుండి గ్రాడ్యుయేషన్ సమయంలో విద్యార్థులు కలిగి ఉన్న జ్ఞానం నైపుణ్యాలు మరియు వైఖరిని వివరించే ప్రకటనలు అంటే కేవలం 4 సంవత్సరాల చివరలో ఇవి కలిగి ఉండవలసిన జ్ఞానం నైపుణ్యాలు మరియు వైఖరులు ఏమిటో సూచిస్తాయి ప్రస్తుతం PO ల సంఖ్య 12 మరియు అవి NBA చేత గుర్తించబడ్డాయి మరియు అవి అన్ని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లకు వర్తిస్తాయి వారు విభాగం అజ్ఞేయవాదులు అవి ప్రత్యేక విభాగంపై ఆధారపడవు అంటే గ్రాడ్యుయేట్లందరూ ఈ 12 ప్రోగ్రామ్ ఫలితాలను సాధించాలి మనం ఈ 12 ఫలితాలను చూసినప్పుడు మనం దానిపై ఎక్కువ సమయం గడుపుతున్నాను అవి క్రమశిక్షణా మరియు వృత్తిపరమైన సామర్థ్యాలను పరిష్కరిస్తాయి క్రమశిక్షణ అనేది నిర్దిష్ట విషయానికి ప్రత్యేకమైనది మరియు ప్రొఫెషనల్ అంటే ఏ రకమైన ఇంజనీరింగ్ వృత్తిలోనైనా ఏ వ్యక్తి కలిగి ఉండాలి ఒక నమూనా ఇది NBA ఇచ్చిన PO ల జాబితా నుండి నేరుగా తీసుకోబడుతుంది PO3 దీని యొక్క శీర్షిక పరిష్కారాల రూపకల్పన అభివృద్ధి అని పేర్కొంది సంక్లిష్ట ఇంజనీరింగ్ సమస్యలకు మరియు డిజైన్ సిస్టమ్ భాగాలు లేదా ప్రక్రియల కోసం డిజైన్ సొల్యూషన్స్ ప్రజారోగ్యం మరియు భద్రత మరియు సాంస్కృతిక సామాజిక మరియు పర్యావరణ పరిగణనలకు తగిన పరిశీలనతో పేర్కొన్న అవసరాలను తీర్చగలవు మీరు గమనించినట్లయితే ఇందులో అనేక కీలకపదాలు ఉన్నాయి మరియు తరువాతి యూనిట్లలో ఇటువంటి స్టేట్మెంట్ల యొక్క ప్రతి లక్షణాలను చూడటానికి మనం ప్రయత్నిస్తాము మరియు ప్రస్తుతం NBA ఇలా పేర్కొంది ఇప్పుడు ప్రోగ్రామ్ స్పెసిఫిక్ ఫలితాల విషయానికి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లో వారు వారి విభాగం అయిన మెకానికల్ ఇంజనీరింగ్లో ఏదైనా చేయగలగాలి అని అర్ధం కాని అప్పుడు ప్రతి ప్రోగ్రామ్ ప్రత్యేకత లేదా కొన్ని ఎంపికలు చేయవచ్చు లేదా మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క వివిధ అంశాలకు ఇచ్చిన వెయిటేజీ అన్నీ ఏదో ఒక విధంగా మీ స్వంత ప్రోగ్రామ్ యొక్క విశిష్టతను సంగ్రహించే రెండు నుండి నాలుగు స్టేట్మెంట్లలోకి అనువదించబడాలి ఉదాహరణకు మీరు నమూనా ని గమనించినట్లయితే భవనాలు నిర్మాణాలు మరియు కాలువలు మరియు రహదారుల కోసం అమరికల కోసం మ్యాప్ మరియు ప్లాన్ లేఅవుట్లు ఇవి సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క ఒక ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితం మరియు ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ పరిష్కరించడానికి ఇష్టపడకపోవచ్చు లేదా భవన నిర్మాణాలు కాలువలు మరియు రోడ్ల కోసం అమరికలు అని చెప్పనివ్వండి లేదా వనరులు మరియు వారు కలిగి ఉన్న అధ్యాపకులను బట్టి మరికొన్ని లక్షణాలను జోడించవచ్చు కాబట్టి ప్రోగ్రామ్ను ఇతర సారూప్య ప్రోగ్రామ్ల నుండి వేరు చేయడానికి ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను ఉపయోగించవచ్చు కోర్సు ఫలితాలకు వస్తే కోర్సు ఫలితాలు అనేది ఒక కోర్సు చివరిలో విద్యార్థులు సాధించాల్సినవి మళ్ళీ CO లు పరిశీలించదగినవి మరియు కొలవగలవి ఒక కోర్సు ఫలితం PO లు మరియు PSO ల యొక్క ఉపసమితిని సూచిస్తుంది అన్ని పిఒలు మరియు పిఎస్ఓలు కోర్సుల ద్వారా సాధించాలి కాబట్టి ఆ మేరకు నేను నా CO లను PO లు మరియు PSO లతో అనుసంధానించాలి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కోర్సు నుండి ఒక నమూనా మర్జ్ సార్ట్ క్విక్ సార్ట్ మరియు సెలక్షన్ సార్ట్ అల్గారిథమ్ల రూపకల్పన కోసం విభజన మరియు జయించే వ్యూహాన్ని అర్థం చేసుకుంటాము కనుక ఇది చాలా నిర్దిష్టంగా ఉంటుంది లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఇది అర్థం చేసుకోవడానికి సంబంధించినది ఇప్పుడు ఇవన్నీ చిత్ర రూపంలో చూపిస్తాను OBE నెట్వర్క్ని మీరు ఇప్పుడు గమనించినట్లైతే ఉన్నత విద్యా సంస్థలో అందరికీ విజన్ స్టేట్మెంట్ ఇన్స్టిట్యూట్ దృష్టి ఉండాలి ఇది ఇన్స్టిట్యూట్ యొక్క మిషన్కు దారితీస్తుంది ఇది ప్రోగ్రాంను అందించే విభాగం యొక్క విషన్ కి దారితీస్తుంది మరియు ఇది విభాగం యొక్క మిషన్కు దారితీస్తుంది మరియు ఇది ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్కు దారితీస్తుంది మరియు వీటిని సాధారణంగా డిపార్ట్మెంట్ అడ్వైజరీ బోర్డు లేదా బోర్డ్ ఆఫ్ స్టడీస్ గుర్తిస్తాయి మరియు ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను గుర్తిస్తుంది మరియు ఎన్బిఎ ప్రోగ్రామ్ ఫలితాలను గుర్తిస్తుంది ఇవి ఎప్పటికప్పుడు మారవచ్చు దేశవ్యాప్తంగా ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా బయటి ప్రపంచం లో మార్పుల కారణంగా అవి శాశ్వతంగా ఉండవు ఇక్కడ స్టేట్మెంట్లను కొద్దిగా సవరించాలని ఎన్బిఎ నిర్ణయించవచ్చు మరియు ఈ PO లు మరియు PSO లు కలిసి పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తాయి మరియు ఇవి పాఠ్యప్రణాళిక భాగాలు మరియు అవన్నీ అనేక కోర్సులను కలిగి ఉంటాయి మరియు ప్రతి కోర్సు కోర్సు ఫలితాల సమితి ద్వారా వివరించబడుతుంది ఇది అన్ని ఫలితాల మధ్య విస్తృత సంబంధం ఉంటుంది ఎరుపు రంగులో గుర్తించబడినవి మనం మాట్లాడుతున్న ఫలితాల యొక్క నాలుగు స్థాయిలు ఇప్పుడు ఫలిత ఆధారిత విద్య యొక్క ముఖ్యమైన లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి పాల్గొనే వారందరూ ఈ పనులను చేయాలని మనం ఆశిస్తున్నాము ఫలితం యొక్క లక్షణాలకు శ్రద్ధ చూపిస్తూ మీ స్వంత అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ యొక్క ఫలితాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి మీ ప్రోగ్రామ్ ఫలితాలు ఏమిటి ఇక్కడ మనం ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను పేర్కొంటున్నాము అని అర్థం ఫలితం యొక్క అన్ని లక్షణాలపై మీరు శ్రద్ధ చూపిస్తూ అందించే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ఫలితాల యొక్క రెండు ఉదాహరణలు ఇవ్వండి కాబట్టి రెండు స్టేట్మెంట్స్ రెండు PSO స్టేట్మెంట్స్ మరియు రెండు CO స్టేట్మెంట్స్ రాయాలి ఆపై ఇక్కడ మనం ప్రకటనల జాబితాను ఇచ్చాము వాటిలో చాలా వాటిలో 12 గురించి ఫలిత స్థాయిని గుర్తించి ఫలితం యొక్క ఈ ప్రకటన యొక్క పరిశీలనాత్మకత మరియు కొలతకు సంబంధించి దాని సముచితతపై వ్యాఖ్యానించండి కాబట్టి దయచేసి అలా చేయండి కొన్ని మంచి ప్రకటనలు కొన్ని చెడ్డ ప్రకటనలు వాటిని మెరుగుపరచవచ్చు కాబట్టి మీరు సముచితతపై వ్యాఖ్యానించాలని మనం ఆశిస్తున్నాము తదుపరి యూనిట్ M1U5 కి వస్తే ఇది అక్రిడిటేషన్ యొక్క పాత్ర మరియు NBA అక్రిడిటేషన్ నిర్వహిస్తున్న ప్రమాణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది CO లు PO లు మరియు PSO ల స్థాయిలలో ఫలితాలను సాధించడంలో నాణ్యమైన లూప్ను మూసివేసే కేంద్రాన్ని అర్థం చేసుకోండి అది తదుపరి యూనిట్ యొక్క అభ్యాస ఫలితాలు అవుతుంది చాలా ధన్యవాదాలు